ముఖ్య పదాలు సిలిండర్ ఫ్లో కంట్రోల్ వాల్వ్స్ పైలట్ ప్రెజర్ ప్రెజర్ డిఫరెన్స్ లూప్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సర్వో వాల్వ్స్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మరియు కంట్రోల్ కోర్సు యొక్క 27 వ పాఠానికి స్వాగతం ఈ ఉపన్యాసం లో మనం మొదట ప్రెషర్ మరియు ఫ్లో కంట్రోల్ వాల్వ్ లను పరిశీలిస్తాము ఇది చివరి ఉపన్యాసం నుండి తీసుకున్నది తరువాత హైడ్రాలిక్ సిలిండర్లు ప్రపోర్షనల్ వాల్వ్స్ మరియు సర్వో వాల్వ్ లను పరిశీలిస్తాము మరియు చివరికి మనం పూర్తి నిర్మాణాన్ని పరిశీలిస్తాము మీకు హైడ్రాలిక్ యాక్యుయేషన్ వ్యవస్థ తెలుసు కాబట్టి మనం ఇంస్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ లను పరిశీలిస్తాము ప్రెషర్ మరియు ఫ్లో కంట్రోల్ వాల్వ్స్ మరియు సిలిండర్ల ఆపరేషన్ సూత్రాలను వివవరిస్తాము ప్రపోర్షనల్ వాల్వ్స్ యొక్క ప్రాథమిక భాగాలు సర్వో వాల్వ్స్ యొక్క ప్రాథమిక భాగాల గురించి తెలుసుకుందాము మరియు హైడ్రాలిక్ యాక్చుయేషన్ సిస్టమ్స్ యొక్క నియంత్రణ నిర్మాణం ఇవి ఈ పాఠం యొక్క ఇంస్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ కాబట్టి చివరి పాఠం నుండి వద్దాము ప్రెషర్ రిలీఫ్ వాల్వ్స్ ఈ వాల్వ్స్ సాధారణంగా అమర్చబడి ఉంటాయి కాబట్టి మీకు ఇవి ఉన్నాయి వాల్వ్స్ లేవు ఇవి సమాంతరంగా అనుసంధానించబడి ఉంటాయి సాధారణంగా మీకు పైపు ఉంది దీని ద్వారా ప్రధాన ప్రవాహం జరుగుతుంది మరియు ఈ వాల్వ్ సమాంతరంగా కనెక్ట్ చేయబడి ఉంది కాబట్టి హైడ్రాలిక్ సర్క్యూట్లో మీకు ప్రధాన రేఖ ఉంటుంది మరియు మీకు ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ సాధారణంగా ట్యాంకుకు అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి ఇది వాల్వ్ చిహ్నం మరియు సర్దుబాటు చేయగల స్ప్రింగ్ ఉంది కాబట్టి ప్రధాన ద్రవం ప్రవహించే ప్రధాన విద్యుత్ లైన్ ఇది అవుతుంది ఈ సమయంలో ప్రెషర్ ఎక్కువగా ఉంటే ఈ వాల్వ్ పనిచేయవలసి ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ A ఇన్లెట్ A కి అనుసంధానించబడి ఉంటుంది మరియు ఈ పాయింట్ B డ్రైన్ కు అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉంటే ఇది కేవలం ఒక పాప్పెట్ లాంటిది ఈ పాప్పెట్ స్ప్రింగ్ ద్వారా లోడ్ చేయబడినది ఇది స్ప్రింగ్ క్రాస్ సెక్షన్ కాబట్టి స్ప్రింగ్ దానిని క్రిందికి నొక్కినప్పుడు అది మూసివేయబడుతుంది అయితే ఈ సమయంలో ప్రెషర్ ఎక్కువగా ఉంటే ఇది పైకి నెట్టబడుతుంది మరియు ద్రవం దీని ద్వారా డ్రైన్ కు ప్రవహిస్తుంది కాబట్టి ఇది మార్గంఇది ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ యొక్క ఆపరేషన్ ఇప్పుడు కొన్నిసార్లు మీరు ఈ రిలీఫ్ వాల్వ్ లను ఉపయోగించి వివిధ రీతుల్లో ఆపరేట్ చేయాలి ఇది పైలట్ పైలట్ అనేది ఒక రిమోట్ ప్రదేశం నుండి ప్రెషర్ ని వర్తింపజేయడం ద్వారా మీరు ఒక వాల్వ్ ను ఆపరేట్ చేయవచ్చు కాబట్టి వాల్వ్ యొక్క కొన్ని సాధారణ ఆపరేషన్ మోడ్ ఉండవచ్చు కానీ కొన్నిసార్లు ఆపరేటర్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని దానిని అధిగమించటానికి ఆ మోడ్ ని వేరే మోడ్లోకి ప్రవేశించందానికి ఇష్టపడవచ్చు మరియు వాల్వ్ యంత్రానికి సమీపంలో ఫీల్డ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు పైలట్ ఆపరేటెడ్ వాల్వ్ ఉంది ఆపరేషన్ చూడండి కాబట్టి ఇది పైలట్ పోర్ట్ మొదట మనము దానిని మూసివేసి ఉంచినట్లు అనుకుందాం కాబట్టి మీరు దానిని మూసివేస్తే అది మూసివేయబడిందని అనుకుందాం కాబట్టి సాధారణంగా ద్రవం దీని గుండా ప్రవహిస్తుంది దీని గుండా వెళుతుంది లేదా దీనికి విరుద్ధంగా ఉంటుంది ఇది దీని గుండా వెళుతుంది మరియు దీనివల్ల కాదు వాస్తవానికి ఏమి జరుగుతుంది ద్రవం ఈ ట్యాంక్ గుండా ప్రవహిస్తుంది మరియు బయటకు వెళుతుంది క్షమించండి కాబట్టి ఈ ద్రవం ట్యాంక్ గుండా వెళుతుంది ఇది ఇన్లెట్ పోర్ట్ మరియు ఇది అవుట్లెట్ పోర్ట్ మరియు ఇది వాస్తవానికి హాలో గా ఉంది మరియు ఇక్కడ కొంచెం రంధ్రం ఉంది క్యాపిల్లరీ వంటి కొంచెం ఓపెనింగ్ ఉంది ఇది ఇక్కడ చూపబడలేదు కాబట్టి ఏమి జరుగుతుందంటే ఇక్కడ ప్రెషర్ సాధారణంగా స్థిరమైన స్థితిలో ఉంటుంది ఇది ప్రెషర్ కి సమానం కాబట్టి ఈ పూల్ పై నికర ఫోర్స్ సున్నా కాబట్టి ఒక స్ప్రింగ్ ఉంది ఇది ఒక స్ప్రింగ్ కాబట్టి స్ప్రింగ్ దానిని క్రిందికి నెట్టివేస్తోంది కాబట్టి ఈ రెండు అంచులు అవి వాస్తవానికి ఇక్కడకు వ్యతిరేకంగా మరియు మూసివేస్తున్నాయి కాబట్టి ట్యాంకుకు లీకేజీ లేదు నేరుగా ద్రవం వెళుతుంది ఇది సాధారణ పరిస్థితి ఇప్పుడు ప్రెషర్ పోతుందని అనుకుందాం ఇక్కడ అధికంగా వెళ్లడం మొదలవుతుంది కాబట్టి ఏమి జరుగుతుందంటే క్యాపిల్లరీ కారణంగా నెమ్మదిగా కొంత సమయం పడుతుంది అయితే ఇక్కడ ఓపినింగ్ వలన ప్రెషర్ కొంత సమయం తరువాత నిర్వహించబడుతుంది కాబట్టి ఇక్కడ ప్రెషర్ కూడా పెరుగుతుంది ఈ విధంగా కొంత సమయంలో ఇక్కడ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది అది ఈ పాప్పెట్ ను ఈ దిశగా నెట్టివేస్తుంది మరియు లీకేజ్ ప్రవాహం ఉంటుంది ఇది వాస్తవానికి హాలో మీరు వీటిని చుక్కల గీతలను చూడండి ఇది హాలో గా ఉందని మరియు ఓపెనింగ్ ఉందని సూచిస్తుంది కాబట్టి ద్రవం ఈ హాలో గుండా ప్రవహిస్తుంది మరియు అది ట్యాంకుకు ప్రవహిస్తుంది కాబట్టి ప్రెషర్ ఒక నిర్దిష్ట స్థాయికి మించి పెరగదు ఇప్పుడు కార్యాచరణ అవసరాల కారణంగా కొన్ని సమయాల్లో మీరు ఈ వాల్వ్ తెరవాలనుకుంటున్నారు దీనికి ముందు ఇది దీని గుండా ప్రవహించే ప్రయత్నం చేస్తే అది ప్రవహించదు ఎందుకంటే అది మూసివేయబడుతుంది కాబట్టి ప్రవాహాన్ని పంపుటకు ట్యాంక్ ఉండకూడదు మరోవైపు మీరు ఇక్కడ పైలట్ ప్రెషర్ ని వర్తింపజేస్తే మీరు డైరెక్షనల్ వాల్వ్ ఉపయోగించి పైలట్ ప్రెషర్ను ఉపయోగించవచ్చని మీరు చూస్తారు కాబట్టి వాల్వ్ పంప్ ఈ స్థితిలో B కి అనుసంధానించబడి ఉంది కాబట్టిఈ స్థితిలో ఏమిటి జరగబోయేది అంటే మీరు ఇక్కడ ప్రెషర్ ని వర్తింపజేస్తున్నందున మీరు దీన్ని క్రిందికి నెట్టివేస్తున్నారు కాబట్టి పంప్ ట్యాంక్కు ప్రవహిస్తుంది ఇది ట్యాంక్కు ప్రవహిస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు కొంత మొత్తంలో ప్రెషర్ ని వర్తింపజేయడం ద్వారా ఇది ట్యాంక్లోకి ప్రవహించే ప్రెషర్ స్థాయిని మీరు నిర్ణయించవచ్చు కాబట్టి ఉపశమన స్థాయిని ప్రోగ్రామ్ చేయవచ్చు కాబట్టి పైలట్ ఆపరేటెడ్ రీడింగ్ వాల్వ్ లను ఉపయోగించి ఇలాంటివి చేయవచ్చు తదుపరిదానికి వెళుతున్నప్పుడు ఫ్లో కంట్రోల్ వాల్వ్ ఈ వాల్వ్స్ ప్రెషర్ వైవిధ్యంతో సంబంధం లేకుండా ఇన్లెట్ వద్ద ప్రెషర్ వైవిధ్యంతో సంబంధం లేకుండా వాటి అంతటా ప్రవాహం ఉంటుంది అవుట్లెట్ ద్వారా ప్రవాహం స్థిరంగా ఉంటుంది మరియు దీని ద్వారా సర్దుబాటు చేయవచ్చు ప్రవాహం యొక్క విభిన్న సెట్టింగులు ఉండవచ్చు మరియు ఆ సెట్టింగ్ ను సర్దుబాటు చేయవచ్చు కనుక ఇది ఎలా సాధించబడుతుంది ఇది ప్రాథమికంగా సాధించబడుతుంది ఇది ఇన్లెట్ పోర్ట్ కాబట్టి ద్రవ మార్గం ఏమిటి ద్రవ మార్గం దీని ద్వారా ఉంటుంది ఇది ద్రవ మార్గం సరే కాబట్టి రెండు అడ్డంకులు ఉన్నాయి కాబట్టి ఒక అడ్డంకి ఇది వాస్తవానికి క్రాస్ సెక్షనల్ వీక్షణ కాబట్టి అసలు విషయం ఇలా ఉంది ఇది ఒక నాచ్ తో సిలిండర్ మధ్యలో v ఆకారపు నాచ్ ని కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఈ మొత్తాన్ని చూడవచ్చు ఎందుకంటే నాచ్ V ఆకారంలో ఉంటుంది కాబట్టి ఇది తిప్పబడితే V యొక్క చివరలు ఇక్కడకు వస్తాయి ఇది ఇలా అవుతుంది ఈ క్రెసెంట్ ఇలా అవుతుంది అప్పుడు ద్రవం ఈ ఓపెనింగ్ ద్వారా ప్రవహించవలసి ఉంది ప్రస్తుతం ఇది చాలా వరకు ప్రవహిస్తోంది కాబట్టి వాస్తవానికి క్రాస్ సెక్షన్ మారుతూ ఉంటుంది ఇక్కడ క్రాస్ సెక్షన్ తక్కువగా ఉంటుంది ఇక్కడ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఇక్కడ క్రాస్ సెక్షన్ గరిష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ క్రాస్ సెక్షనల్ ప్రాంతాన్ని తిప్పేటప్పుడు ఈ ప్రవాహాలను నిర్ణయించవచ్చు ఇది మొదటి విషయం కాబట్టి ఈ వాల్వ్ను కదిలించడం ద్వారా ఈ నాచ్ ను కదిలించడం ద్వారా ప్రవాహ అమరికను సర్దుబాటు చేయవచ్చు ఇప్పుడు ఏమి జరుగుతుందంటే ఇక్కడ ప్రెషర్ పెరుగుతుందని అనుకుందాం అది పైకి వెళితే అది ఒక నిర్దిష్ట నాచ్ మీదుగా ప్రవహిస్తున్నందున ఒక నిర్దిష్ట ప్రవాహం వద్ద ఒక నిర్దిష్ట ప్రెషర్ డ్రాప్ ఉంది కాబట్టి ఈ ప్రెషర్ వెంటనే ఇక్కడ పెరుగుతుంది ఇప్పుడు ప్రెషర్ పెరిగినప్పుడు ఇది ఒక ఫోర్స్ ని వర్తింపజేస్తుంది ఇది ఒక ఫోర్స్ ని వర్తింపజేస్తే వాస్తవానికి ఏమి జరుగుతుందంటే ఇక్కడ ప్రెషర్ పెరిగితే అప్పుడు మొదట ఇక్కడ ప్రెషర్ పెరుగుతుంది ఇప్పుడు దీని అర్థం ఈ ప్రెషర్ పనిచేస్తుంది ప్రెషర్ కూడా అవుతుంది కాబట్టి ప్రవాహం ఇక్కడకు పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రవాహం పెరుగుతుంది ఎందుకంటే ప్రెషర్ ఇక్కడ పెరుగుతుంది కాబట్టి ప్రెషర్ ఇక్కడ ఒత్తిడి చేస్తుంది తద్వారా ఈ స్పూల్ ఈ వైపు కు కదులుతుంది ఇప్పుడు ఈ స్పూల్ ఈ వైపు కదిలితే ఈ ఓపెనింగ్ మూసివేస్తుందని మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఓపెనింగ్ మూసివేసిన తర్వాత ఇక్కడ ఎక్కువ ప్రెజర్ డ్రాప్ ఉంటుంది మరియు సహజంగానే ఈ ప్రెజర్ డ్రాప్ ఫిక్స్ చేయడం వల్ల అది పెరిగింది కానీ ఈ స్థాయిలో ఇది స్థిరంగా ఉంటుంది మీరు ఇక్కడ ప్రెషర్ డ్రాప్ను పెంచుకుంటే ఇక్కడ ప్రెషర్ పడిపోతుంది కాబట్టి ఈ విధంగా ప్రెషర్ సర్దుబాటు చేయబోతోంది అక్కడే ఉంటుంది ఒక నిర్దిష్ట ప్రవాహం జరుగుతుంది ఎప్పుడు ఈ రెండింటి మధ్య ప్రెషర్ వ్యత్యాసం ఏమిటి ఇది సమతుల్యతలో ఎందుకు ఉంది ఎందుకంటే ఇక్కడ పైకి ప్రెషర్ ఉంది ఇక్కడ క్రిందికి ప్రెషర్ ఉంది మరియు ఒక స్ప్రింగ్ ఫోర్స్ ఉంది ఇది క్రిందికి ఉంది కాబట్టి ఏదైనా స్థిరమైన స్థితిలో ఈ ప్రెషర్ మరియు ఈ ప్రెషర్ మధ్య వ్యత్యాసం ఎల్లప్పుడూ స్ప్రింగ్ కు సమానంగా ఉంటుంది అందువల్ల స్ప్రింగ్ అంతటా ప్రెషర్ వ్యత్యాసాన్ని నిర్దేశిస్తుంది ఇది ఈ స్ప్రింగ్ ద్వారా సెట్ చేయబడింది ఇది ఎల్లప్పుడూ స్ప్రింగ్ ఫోర్స్ కి సమానంగా ఉంటుంది మరియు ఇప్పుడు ఏమి జరగబోతోంది అంటే v నాచ్ యొక్క ఒక నిర్దిష్ట ప్రారంభంలో ఉంటే మీకు ప్రెషర్ వ్యత్యాసం ఫిక్స్ చేయబడింది మరియు మీకు ఓపెనింగ్ క్రాస్ సెక్షన్ ఫిక్స్ చేయబడితే ప్రవాహం స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇదే మార్గం కాబట్టి ప్రెషర్ పెరిగే క్షణం ఈ పూల్ ద్వారా ఇది సర్దుబాటు అవుతుంది మరియు ఇక్కడ ప్రెషర్ ని నియంత్రించాలి అంటే ప్రవాహానికి లోడ్ ప్రవహిస్తుంది అదే విధంగా ఉంటుంది కాబట్టి ఇది ఫ్లో కంట్రోల్ వాల్వ్ ల యొక్క సూత్రం ఇప్పుడు మనం చూస్తాము మనం చాలా వాల్వ్ లను అధ్యయనం చేసాము కాబట్టి మేము మొదట పంపులు మరియు మోటార్లు అధ్యయనం చేసాము ఇవి ద్రవాన్ని పంపిణి చేస్తాయి మరియు చివరికి ద్రవ మోటారును రోటరీ యాక్చుయేటర్ గా ఉపయోగిస్తాయి అప్పుడు ద్రవం ఎలా ఉంటుందో చూశాము దాని దిశలను మార్చవచ్చు మరియు దాని మార్గంలో ప్రవాహం మరియు ప్రెషర్ ని ఎలా నియంత్రించవచ్చు కాబట్టి ఇప్పుడు చివరికి ఆ ద్రవం యాక్యుయేటర్కు వెళ్తుంది కాబట్టి యాక్చుయేటర్లలో ఒకటి మీరు ఇప్పటికే అధ్యయనం చేసిన రోటరీ యాక్చుయేటర్ మోటర్ కావచ్చు ఇప్పుడు మనం సిలిండర్ అయిన లీనియర్ యాక్చుయేటర్ ను చూడబోతున్నాం కాబట్టి సిలిండర్లు సాధారణంగా రెండు రకాలు ఒక రకాన్ని సింగిల్ యాక్టింగ్ అని పిలుస్తారు మరొక రకాన్ని డబుల్ యాక్టింగ్ అంటారు కాబట్టి సింగిల్ యాక్టింగ్ అంటే ఫోర్స్ ద్వారా అది ఒక దిశలో మాత్రమే కదులుతుంది అప్పుడు అది సాధారణంగా గురుత్వాకర్షణ లేదా స్ప్రింగ్ ఫోర్స్ మొదలైనవి ద్వారా తిరిగి వస్తుంది డబుల్ యాక్టింగ్ అంటే ఫోర్స్ ద్వారా రెండు దిశలలోనూ కదలవచ్చు కాబట్టి సింగిల్ యాక్టింగ్ కోసం సాధారణంగా రిటర్న్ స్ట్రోక్ లోడ్ చేయబడదు ఫార్వర్డ్ స్ట్రోక్ లోడ్ అవుతుంది డబుల్ యాక్టింగ్ కోసం రెండు స్ట్రోకులు లోడ్ చేయబడతాయి ఇది చాలా సులభం ఇది సింగిల్ యాక్టింగ్ సిలిండర్ కాబట్టి మీరు పంప్ నుండి కొంత ప్రెషర్ పెడితే అది పైకి వెళ్తుంది అది ఒక శక్తిని సృష్టిస్తుంది కనుక ఇది పైకి వెళ్తుంది తద్వారా పవర్ స్ట్రోక్ పైకి వెళుతుంది మరోవైపు మీరు దానిని ట్యాంక్తో కనెక్ట్ చేస్తే ఈ సందర్భంలో అది గురుత్వాకర్షణ ద్వారా ఉంటుంది కాబట్టి లోడ్ కారణంగా ఇది పైకి వస్తుంది మరియు ద్రవం ట్యాంకుకు నెట్టివేయబడుతుంది కాబట్టి మీరు పవర్ స్ట్రోక్ కావాలనుకుంటే మీరు దానిని పంపుకు కనెక్ట్ చేయాలి మీకు రిట్రాక్షన్ స్ట్రోక్ కావాలంటే దానిని ట్యాంకుకు కనెక్ట్ చేయాలి డబుల్ యాక్టింగ్ సిలిండర్లు కూడా చాలా సులభమైన పరికరాలు కాబట్టి ఇక్కడ మీరు చూడవచ్చు మీకు రెండు పోర్టులు ఉన్నాయి ఒకటి పంప్ మరొకటి ట్యాంక్ వాస్తవానికి మీకు రెండు పోర్టులు ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని పంపుకు మరియు ఒకదాన్ని ట్యాంక్కు కనెక్ట్ చేస్తే ద్రవం ఇక్కడ ప్రవేశిస్తుంది మరియు ఇక్కడకు వెళ్లి ఈ దిశలో నెట్టబడుతుంది మరోవైపు మీరు దీనిని రివర్స్ చేస్తే మీరు దీనిని పంప్ చేయడానికి మరియు ట్యాంక్ చేయడానికి తీసుకుంటే ద్రవం ఇక్కడ ప్రవేశిస్తుంది మరియు ఈ దిశలో బయటకు వెళుతుంది గమనించదగ్గ విషయం ఏమిటంటే మీరు దీన్ని తరలించడానికి కావలసిన ప్రెషర్ అంటే ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా రెండు వైపులా భిన్నంగా ఉందని ప్రస్తావించాలనుకుంటున్నాము దీనిని సింగిల్ రాడ్ అంటారు అంటే లోడ్ అనుసంధానించబడిన రాడ్ ఒక వైపు మాత్రమే అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి ఈ ఏరియా A1 మరియు A2 కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి A2 ఏరియా A1 కన్నా ఎక్కువ మీకు ఈ వైపు డబుల్ రాడ్ సిలిండర్ ఉంటే అప్పుడు అది A2 A1 లేదా A2 కూడా A1 కన్నా తక్కువగా ఉండవచ్చు కాబట్టి ఇది చాలా సులభమైన పరికరం ఇప్పటివరకు ప్రెషర్ కంట్రోల్ మరియు ఫ్లో కంట్రోల్ కాకుండా మనం ఎక్కువగా వాల్వ్ లను చూశాము ఇక్కడ ద్రవం యొక్క దిశ మార్చబడుతుంది కాబట్టి మనము ప్రధానంగా డైరెక్షనల్ వాల్వ్స్ చూశాము ఇప్పుడు మనం కొన్ని వాల్వ్ లను చూడబోతున్నాం అక్కడ ప్రవాహం లేదా ప్రెషర్ని నిరంతరాయంగా లేదా ఒక స్టెప్ లెస్ పద్ధతిలో నియంత్రించవచ్చు కాబట్టి ప్రపోర్షనల్ మరియు సర్వో వాల్వ్స్ అని పిలువబడే వాటిని ఉపయోగిస్తాము కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు నా ఉద్దేశ్యం ఏమిటంటే మీకు పొజిషన్ ఫోర్స్ వెలాసిటీ మొదలైన వాటిపై స్టెప్ లెస్ నియంత్రణ ఉంది మరియు మీరు వీటిని డ్రైవ్ చేయవచ్చు ఇవి సాధారణంగా ఎలెక్ట్రో హైడ్రాలిక్ వాల్వ్ తద్వారా మీరు వాటిని కరెంట్ ఉపయోగించి కచ్చితంగా డ్రైవ్ చేయవచ్చు తద్వారా మీరు కొన్నిసార్లు కంప్యూటింగ్ ఇంటర్ఫేస్ లను చేయవచ్చు ప్రధాన అప్లికేషన్ లలో ఒకటి ఏవియానిక్స్ కాబట్టి ఆన్బోర్డ్ ఫ్లైట్ కంప్యూటర్ ఈ యాక్యుయేటర్లను నడుపుతుంది తద్వారా విమానం ఎగురగలదు కాబట్టి స్పష్టంగా మీరు అధిక పవర్ వెయిట్ నిష్పత్తి కోసం హైడ్రాలిక్స్ ఉపయోగిస్తున్నారు కొన్నిసార్లు మీరు పవర్ వెయిట్ నిష్పత్తిని మెరుగుపరచవచ్చు మరియు హైడ్రాలిక్స్ యొక్క బహుళ దశలను ఉపయోగించి చాలా ఎక్కువ లోడ్లను డ్రైవ్ చేయవచ్చు మరియు వారు ఓపెన్ పాక్షికంగా ఓపెన్ లేదా పాక్షికంగా మూసివేయబడిన మరియు కొన్నిసార్లు పూర్తి క్లోజ్డ్ లూప్ కంట్రోల్ ను ఉపయోగిస్తారు కాబట్టి ఇవి సాధారణంగా చాలా ఖచ్చితమైన పరికరాలు చాలా ఖరీదైనవి తయారు చేయడం కష్టం తయారీ మరియు ప్రధానంగా అధిక పవర్ లోడ్ల యొక్క ఖచ్చితమైన కదలిక కోసం ఉపయోగిస్తాయి కాబట్టి మనము ప్రపోర్షనల్ వాల్వ్స్ తో ప్రారంభిస్తాము కాబట్టి మనము ఓపెన్ లూప్ టెక్నాలజీ ని కలిగి ఉండవచ్చు మీరు ఓపెన్ లూప్ కంట్రోల్ని ఉపయోగించవచ్చు ఇది మనము కంట్రోల్ థియరీ లో అధ్యయనం చేసాము మీకు ఫీడ్బ్యాక్ ఎందుకు కావాలి అంటే సిస్టమ్ మోడల్ మారవచ్చు మరియు తెలియని అవాంతరాలు చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఈ విధమైన పరిస్థితులు ఉంటే అప్పుడు మీరు క్లోజ్డ్ లూప్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ని ఉపయోగిస్తారు కానీ ఒక పరిస్థితిలో క్లోజ్డ్ లూప్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ కోసం మీకు ఖరీదైన ఫీడ్బ్యాక్ అమరిక అవసరం కావచ్చు కాబట్టి మీరు కొన్నిసార్లు దాన్ని తొలగించగలిగితే మీ సిస్టమ్ చాలా స్థిరంగా ఉందని మారదు అని మీకు తెలిస్తే కొంచెం అనిశ్చితి ఉన్నా బాగా వర్గీకరించబడింది మరియు మీకు లోడ్ తెలుసు కాబట్టి ఊహించని విధంగా లోడ్ లేకపోతే అటువంటి పరిస్థితిలో మీరు ఓపెన్ లూప్ కంట్రోల్ ను ఉపయోగించవచ్చు మరియు సాధారణంగా ఒక కంట్రోల్ సిస్టం లో బహుళ లూప్స్ ఉంటాయి కాబట్టి మీరు మీకు కొన్ని లూప్స్ మూసివేయబడి ఉంటే మరియు ఇవి సాధారణంగా కదలికను సృష్టించడం కోసం ఉపయోగించబడతాయి కాబట్టి తుది మూలకం యొక్క చివరి కదలిక గ్రహించబడదు కాబట్టి దీనిని పాక్షిక క్లోజ్డ్ లూప్ కంట్రోల్ అని పిలుస్తాము కాబట్టి ప్రపోర్షనల్ వాల్వ్స్ ఈ ఓపెన్ లేదా పాక్షిక క్లోజ్డ్ లూప్ కంట్రోల్ ను ఉపయోగిస్తాయి మరియు అవి చాలా ఎక్కువ లక్షణం కలిగిన పరికరాలు కాబట్టి స్పూల్ స్ట్రోక్కు అనులోమానుపాతంలో ప్రవాహాన్ని లేదా ప్రెషర్ ని సృష్టించడం ప్రాథమిక ఆలోచన కాబట్టి ప్రాథమికంగా ఇది ఒక డైరెక్షనల్ వాల్వ్ లాంటిది డైరెక్షనల్ వాల్వ్ లలో మాత్రమే మీరు సోలినోయిడ్ యొక్క ఒక వైపు ఆన్ చేసినప్పుడు అది చివర వచ్చి అంటుకుంటుంది మీరు సోలినాయిడ్ యొక్క మరొక వైపు శక్తినిచ్చేటప్పుడు అది వచ్చి మరొక చివర అంటుకుంటుంది ఇక్కడ మీరు అలా చేయలనుకోవడం లేదు ఇక్కడ స్పూల్ యొక్క నిరంతర కదలికను చేయబోతున్నాము మరియు అందువల్ల ఈ ఓపెనింగ్స్ అన్నీ వివిధ విస్తారాలకు తెరవబోతున్నాయి మరియు అక్కడ మనము ప్రవాహాన్ని లేదా ప్రెషర్ ని నియంత్రించబోతున్నాము కాబట్టి ప్రాథమికంగా నిర్మాణం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఇది స్పూల్ స్ట్రోక్కు అనులోమానుపాతంలో ప్రవాహాన్ని లేదా ప్రెషర్ ని సృష్టిస్తుంది కనుక ఇది ప్రవాహం లేదా ప్రెషర్ స్పూల్ యొక్క కదలికకు అనులోమానుపాతంలో ఉంటుంది మరియు ఇది యాక్చుయేటర్ వద్ద అనుపాత శక్తిని లేదా వేగాన్ని సృష్టిస్తుంది యాక్చుయేటర్ రకం బట్టి ఈ సమయంలో ఒక లీనియర్ యాక్యుయేటర్ను పరిశీలిద్దాం మరియు మేము చూసినట్లుగా పైలట్ ఆపరేటెడ్ రిలీఫ్ వాల్వ్ లో వాల్వ్ వెంట్ చేసే ప్రెషర్ ని మీరు నియంత్రించవచ్చు కాబట్టి మీరు దీన్ని ఎలా చేస్తారు పైలట్ ప్రెషర్ ని నియంత్రించడం ద్వారా మీరు దీన్ని చేస్తారు మీరు ప్రపోర్షనల్ వాల్వ్ పంప్ వద్ద ఉంచి పైలట్ ప్రెషర్ని నియంత్రించవచ్చు ఆపై ఆ వాల్వ్ యొక్క పంప్ యొక్క అవుట్లెట్ ను రిలీఫ్ వాల్వ్ యొక్క పైలట్ పోర్ట్ కు కనెక్ట్ చేయాలి మరియు ఆపై కంప్యూటర్ను ఉపయోగించడం ద్వారా లేదా మాన్యువల్ ఆపరేషన్ ను ఉపయోగించడం ద్వారా మీరు రిలీఫ్ ప్రెషర్ ని నియంత్రించవచ్చు ఒక సాధారణ ప్రపోర్షనల్ వాల్వ్ ఈ మూలకాలను కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఒక కంట్రోల్ వోల్టేజ్ చేత నిర్వహించబడుతుంది ఇది మాన్యువల్ గా ఇవ్వబడుతుంది లేదా కంప్యూటర్ నుండి రావచ్చు సాధారణంగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల సమితి ఉంటుంది ఇవి వివిధ రకాల పనులను చేస్తాయి ఇవి ఫిల్టరింగ్ చేస్తాయి ఇవి యాంప్లిఫికేషన్ చేస్తుంది కొన్నిసార్లు దానిలో కొంత భాగం డిజిటల్ అయితే ఇవి డిజిటల్ టు అనలాగ్ మార్పిడిని చేస్తాయి మరియు అక్కడ ఒక ప్రధాన విషయం ఏమిటంటే అది కొంత పవర్ ని జోడించాలి అక్కడ సర్వో యాంప్లిఫైయర్ ఉంటుంది మరియు వోల్టేజ్ నుండి కరెంటు కన్వర్టర్ ఉంటుంది కాబట్టి చివరికి ఈ కంట్రోల్ వోల్టేజ్ నుండి ఇది ఏ పవర్ ని ఇవ్వదు మీరు కొంత కరెంట్ను డ్రైవ్ చేయబోతున్నారు ఈ కరెంట్ ప్రపోర్షనల్ సోలినాయిడ్కు వర్తించబడుతుంది కాబట్టి ప్రపోర్షనల్ సోలినాయిడ్ యొక్క లక్షణం ఒక నిర్దిష్ట కరెంట్ వద్ద ఇది ఒక నిర్దిష్ట ఫోర్స్ ని సృష్టించగలదు లేదా అది ఒక నిర్దిష్ట స్ట్రోక్ ను సృష్టించగలదు ఎందుకంటే ప్రొపోషనాల్ వాల్వ్స్ ఫోర్స్ కంట్రోల్ లో లేదా స్ట్రోక్ కంట్రోల్ లో ఉంటాయి కాబట్టి మీరు స్ట్రోక్ను నియంత్రిస్తే అప్పుడు హైడ్రా ఇది దాని కాయిల్ భాగం అందువల్ల వీటిని ఎలక్ట్రో హైడ్రాలిక్ అని పిలుస్తారు కాబట్టి ఈ భాగం ఎలక్ట్రికల్ ఇది హైడ్రాలిక్స్ కాబట్టి మీరు స్పూల్పై ఒక ఫోర్స్ లేదా స్ట్రోక్ను సృష్టించినట్లయితే సంబంధిత ప్రవాహం లేదా ప్రెషర్ లభిస్తుంది మరియు ఆ ప్రవాహం లేదా ప్రెషర్ వర్తించవచ్చు ఇది చివరకు యాక్చుయేటర్ ఇది వాస్తవానికి లోడ్తో అనుసంధానించబడి ఉంది ఇది మీరు తరలించాలనుకుంటున్న యంత్రం కాబట్టి ఇది సిలిండర్ లేదా మోటారు కాబట్టి ఇది ప్రపోర్షనల్ వాల్వ్ యొక్క విలక్షణమైన నిర్మాణం కాబట్టి ప్రపోర్షనల్ సోలినాయిడ్స్ సాధారణంగా తయారవుతాయి మీరు ఫోర్స్ కంట్రోల్డ్ ప్రపోర్షనల్ సోలినాయిడ్ ప్రపోర్షనల్ వాల్వ్ కలిగి ఉండాలనుకుంటే మీరు వాస్తవానికి చేస్తారు బలవంతంగా కంట్రోల్ చేస్తారు మరియు తరువాత సోలినాయిడ్ను తయారు చేసారు ఇది ఫోర్స్ స్ట్రోక్ లక్షణం కాబట్టి మంచి స్ట్రోక్ కోసం ఫోర్స్ కరెంట్ వద్ద స్థిరంగా ఉంటుందని మీరు చూస్తారు కాబట్టి కరెంట్ను మార్చడం ద్వారా మీరు ఫోర్స్ ని తీసుకోవచ్చు మరియు అది స్ట్రోక్ యొక్క పొడవుపై స్థిరంగా ఉంటుంది వాస్తవానికి ఈ వాల్వ్స్ స్ట్రోక్ పొడవు చాలా చిన్నదని పేర్కొనాలి ఇది మిల్లీమీటర్ల లో ఉంటుంది కాబట్టి సాధారణంగా స్ట్రోక్ పొడవు పెద్దది కాదు మరియు అందువల్ల వాల్వ్ వాస్తవానికి ఈ జోన్లో మాత్రమే పనిచేస్తుంది కాబట్టి స్థిరమైన కరెంటు నుండి ఫోర్స్ రేషియో ప్రవాహాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఫోర్స్ ని నియంత్రించాలనుకుంటే అది కరెంటు నియంత్రించడానికి సమానం ఇది చాలా సులభం కరెంటు ఫీడ్ బ్యాక్ చాలా ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఆ ఫీడ్ బ్యాక్ పొందడం చాలా సులభం ఉదాహరణకు ఒక సాధారణ చాలా చౌకైన హాల్ ఎఫెక్ట్ సెన్సార్ మనకు చాలా మంచి కరెంటు ఫీడ్ బ్యాక్ ఇవ్వగలదు కొన్నిసార్లు కరెంటు సెన్సింగ్ రెసిస్టెంట్ మీరు కరెంట్ను చిన్న రెసిస్టెన్స్ ద్వారా డ్రైవ్ చేసి ఆపై వోల్టేజ్ డ్రాప్ తీసుకొని మీకు మంచి కరెంట్ విలువను ఇవ్వగలదు కాబట్టి మీరు నిజంగా కోరుకుంటే అది ఖర్చును తగ్గిస్తుంది మరోవైపు ఈ ఫోర్స్ కంట్రోల్ వ్యూహం తప్పనిసరిగా ఈ వాల్వ్ యొక్క ఫోర్స్ కరెంటు పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి కనుక ఇది మీరు నిర్ధారించుకోవాలి మరియు అది తగినంతగా లేకపోతే ఫోర్స్ స్థిరంగా ఉండదు Refer Slide Time 2507 మరోవైపు మీకు స్ట్రోక్ కంట్రోల్ ఉన్నప్పుడు మేము స్ట్రోక్ కంట్రోల్ ను గీయలేదు నన్ను ముందుకు వెళ్ళనివ్వండిక్షమించండి ఇది ఫోర్స్ కంట్రోల్డ్ ప్రపోర్షనల్ వాల్వ్ యొక్క విలక్షణ నిర్మాణం కాబట్టి ఏమి జరుగుతుందంటే ఇక్కడ విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు అంటే సర్వో యాంప్లిఫైయర్ కరెంట్ ఇక్కడ నడపబడుతుంది ఇది టార్క్ దీనిని టార్క్ మోటారు అని పిలుస్తారు కాబట్టి ఏమి జరుగుతుందంటే ఇది కనెక్టర్ కాబట్టి మీరు కరెంట్ డ్రైవ్ చేస్తే ఏమి జరుగుతుందంటే ఇది కదులుతుంది ఈ మాగ్నెట్ సిస్టం దాన్ని లాగుతుంది మరియు అది కొద్దిగా వంగి ఉంటుంది కాబట్టి అది ఇక్కడకు నెట్టివేస్తుంది ఒకసారి నెట్టివేస్తే ఇది వాస్తవానికి అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి నెట్టివేస్తే ఈ వాల్వ్ మారుతుంది ఇది స్పూల్ మీరు స్పూల్ చూడవచ్చు ఇది స్పూల్ షాఫ్ట్ కాబట్టి ఇది ఈ వైపు కదిలిన తర్వాత ఇది పంపు ఈ పోర్ట్ కు అనుసంధానించబడుతుంది మరియు ఈ పోర్ట్ ట్యాంకుకు అనుసంధానించబడుతుంది మరోవైపు మీరు కనెక్ట్ చేస్తే మీరు ఈ విధంగా తరలిస్తే ఇది ఈ పోర్టుకు అనుసంధానించబడుతుంది కాబట్టి ఇది స్పూల్ షిఫ్ట్ అయ్యేలా చేస్తుంది ఈ సందర్భంలో ఈ ఫీడ్బ్యాక్ కారణంగా ఇది ఒక నిర్దిష్ట దూరాన్ని మాత్రమే తరలిస్తుంది కాబట్టి ఫోర్స్ కంట్రోల్ విషయంలోఇది చూస్తారు Refer Slide Time 2713 స్ట్రోక్ కంట్రోల్డ్ సోలినాయిడ్ విషయంలో మీరు ఒక పొజిషన్ ట్రాన్స్డ్యూసర్ ని ఉంచారు మరియు స్ట్రోక్ కు ఫీడ్ బ్యాక్ ఇస్తారు ఆ సందర్భంలో మీరు ఈ లక్షణాన్ని చూడవచ్చు ఫీడ్ బ్యాక్ వ్యవస్థ వల్ల వాల్వ్ యొక్క లక్షణం చాలా దగ్గరగా నియంత్రించబడదు కాని పొజిషన్ ట్రాన్స్డ్యూసర్ ఖచ్చితత్వం చాలా ముఖ్యమైనది మరియు మొత్తం ప్రపోర్షనల్ సోలినాయిడ్ యొక్క లక్షణం ఇప్పటికీ అలాగే స్థిరంగా ఉంటుంది Refer Slide Time 2815 కాబట్టి ఇప్పుడు ఇది ఒక సాధారణ అప్లికేషన్ సర్క్యూట్ మేము ఏమి చేయటానికి ప్రయత్నిస్తున్నామంటే ఇది ఒక సిలిండర్ కాబట్టి మీరు ఈ స్థితిలో ఉంటే అప్పుడు సిలిండర్ లాక్ చేయబడింది ఇది సిలిండర్ చూడవచ్చు కాబట్టి సిలిండర్ లాక్ చేయబడింది ఈ రిలీఫ్ వాల్వ్ కారణంగా సిలిండర్ లాక్ చేయబడింది ఇది చెక్ వాల్వ్ కాబట్టి ఈ ప్రదేశం నుండి ఈ ప్రదేశానికి ప్రవాహం జరగదు ఈ మార్గం ద్వారా ప్రవాహం జరగవలసి వస్తే ఒక నిర్దిష్ట ప్రెషర్ డిఫరెన్స్ అవసరం కాబట్టి సిలిండర్ దాని స్వంత బరువుతో తిరిగి రాదు ఎందుకంటే ద్రవం ఈ ఛాంబర్ నుండి బయటకు వెళ్ళదు కాబట్టి మీరు దీన్ని ఈ ఫోర్ వే వాల్వ్ 3 పొజిషన్ ఫోర్ వే వాల్వ్ యొక్క కేంద్ర స్థానంలో ఉంచితే అప్పుడు సిలిండర్ లాక్ చేయబడి దాని స్వంత బరువు కారణంగా అది నెమ్మదిగా క్రిందికి రాదు మరోవైపు మీరు దానిని కనెక్ట్ చేస్తే ఈ స్థానం దీని అర్థం ఈ చిహ్నాలు దీని అర్థం ఇవి ప్రపోర్షనల్ డైరెక్షన్ వాల్వ్స్ కాబట్టి ఇది వాల్వ్ ల స్థానాన్ని మూడింటిలో ఒకదానికి మార్చడం మాత్రమే కాదు ప్రపోర్షనల్ కంట్రోల్ ను ఉపయోగించడం ద్వారా డైరెక్షనల్ వాల్వ్ లలో ప్రవాహం రేటు కూడా మార్చవచ్చు కాబట్టి మిగిలినవి చాలా సులభం మీరు ఇక్కడ అనుసంధానించినట్లయితే ద్రవం వాల్వ్ గుండా ప్రవహిస్తుంది మరోవైపు మీరు దానిని ఈ స్థానానికి కనెక్ట్ చేస్తే ద్రవం చెక్ వాల్వ్ గుండా ప్రవహిస్తుంది మరియు ట్యాంకుకు తిరిగి వస్తుంది కాబట్టి ఇది ఇక్కడ ఉంది ఈ ప్రపోర్షనల్ డైరెక్షనల్ వాల్వ్ ను ఉపయోగించడం ద్వారా ఒకే ఒక మూలకాన్ని ఉపయోగించి మీరు దిశను నియంత్రించడమే కాకుండా ఈ వేగాన్ని నియంత్రించగలుగుతారు ప్రపోర్షనల్ వాల్వ్ను ఉపయోగించడం కొన్నిసార్లు ప్రయోజనం ఉంటుంది